మునుపటి ఉపన్యాసంలో మనము స్పెరికల్లీ సిమెట్రిక్ సిస్టమ్ ల కోసం సాధారణ పరిష్కారాన్ని చూశాము అక్కడ మనము ష్రోడింగర్ సమీకరణం 22mull122mr2uVruEu కూడా చూశాము ఇక్కడ ur అనేది వేవ్ ఫంక్షన్ యొక్క రేడియల్ భాగాన్ని ఇస్తుంది మరియు వేవ్ ఫంక్షన్ అనేది దానంతట అదే R దాని విలువ r Ylmθϕ మరియు ఎప్పుడైతే r 0 అప్పుడు u rl1అని కనుగొన్నారు ఈ ఉపన్యాసంలో మనము హైడ్రోజన్ అణువు లేదా హైడ్రోజన్లాంటి అయాన్ల యొక్క నిర్దిష్ట సమస్యపై దృష్టి పెట్టాలనుకుంటున్నాము అటువంటి సందర్భాలలో ఎలక్ట్రాన్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ V విలువ Ze24π0r గా ఇవ్వబడుతుంది అందువలన u యొక్క ఈక్వేషన్ 22mull122mr2u Ze24π0ruEu అవుతుంది నేను ఇక్కడ ఒక u ను కోల్పోయాను మరియు ఇదే మనము పరిష్కరించాలనుకుంటున్న సమీకరణం ఈ ఉపన్యాసంలో నేను చేయబోయేది కూడా మీకు చాలా కఠినమైన పరిష్కారాలు ఇవ్వడం కాదు నేను ఒకటి లేదా రెండు l విలువలకు పరిష్కారాలను ఇస్తాను మరియు మీరు కావాలనుకుంటే పుస్తకాలలో దీన్ని అనుసరించడానికి మీరు తగినంత కృషి చేయండి ఎందుకంటే ఇది మొదటి కోర్సు కాబట్టి నేను ఇక్కడ చాలా వివరాలను ఇవ్వను కాబట్టి ఇప్పుడు మనం గమనించే మొదటి విషయం ఏమిటంటే మనము కట్టుబడి ఉన్న స్టేట్ ల కోసం పరిష్కరించాలనుకుంటున్నాము అందుచేత E 0 నేను E ని |E| అని వ్రాయబోతున్నాను ఈ అందువలన సమీకరణం ఇప్పుడు 22mull122mr2u Ze24π0ru |E|u కాబట్టి హార్మోనిక్ ఆసిలేటర్లలో మనము చేసిన మొదటి పని r →∞ గా ఉన్నప్పుడు u యొక్క ప్రవర్తన చూడాలనుకుంటున్నాము అలాంటి సందర్భాలలో నేను 1r2 మరియు 1r పదాలను విస్మరించగలను ఎందుకంటే అవి దాదాపు 0 అవుతాయి అందువలన నేను సమీకరణాన్ని ఇలా వ్రాయగలను కాబట్టి r →∞ ఉన్నప్పుడు ఆ పరిమితిలో నేను నా సమీకరణాన్ని 22mu Eu లేదా u 2m2Eu0గా వ్రాయగలను దీనికి తక్షణ పరిష్కారాలు ure2mE2r లేదా e 2mE2r ఇప్పుడు మనము Rr→∞→0పరిష్కారాన్ని కోరుకుంటున్నాము అంటే r →∞ఉన్నప్పుడు u విలువ 0 కి వెళ్లాలని సూచిస్తుంది కాబట్టి దీనికి మొదటి పరిష్కారం ముగిసింది కాబట్టి మన దగ్గర ure 2mE2r ఉన్నది దీనిని నేను e r గా వ్రాస్తాను విలువ 2mE2 ఉంది ఇప్పుడు సాధారణ పరిష్కారం u ఇది l పై ఆధారపడి ఉంటుంది దీనిని i1narrie αr అని వ్రాయవచ్చు ఇక్కడ పాలీనోమీయల్ అనేది ఫైనైట్ పాలీనోమీయల్ ఎందుకంటే n →∞ అయినప్పుడు మాత్రమే ఇది eαr గా విడిపోతుందని మీరు చూపించగలరు మరియు అది జరగాలని మీరు కోరుకోరు ఎందుకంటే r→∞ అయినప్పుడు పరిష్కారం 0 వలె ఉండదు కాబట్టి మీరు ఫైనైట్ పాలీనోమీయల్ కావాలని కోరుకున్నారు మొదటిగా పాలీనోమీయల్ n r ఫైనైట్ విలువ గలది అని గమనించండి మరియు రెండవది ఏమిటంటే r యొక్క అతి తక్కువ పవర్ 1 ఎందుకు అంటే మీరు r 0 అయినప్పుడు u 0 ని కోరుకుంటున్నారు కాబట్టి ఈ రెండు విషయాలను మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు నేను ఇప్పుడు ఏమి చేస్తానంటే సాధారణంగా ఈ పాలీనోమీయల్ ని పరిష్కరించడానికి బదులుగా నేను కొన్ని కేసులకు పరిష్కారాన్ని నిర్మిస్తాను కాబట్టి నేను ముందుగా ఇది కేసు 0 కు సమానం అనుకుంటాను ఆ సందర్భంలో నా సమీకరణం 22mu Ze24π0ruEu నేను ure αr అంటే ue αr αre αr అందుచేత u 2αe αr2re αr u నేను పొందిన 22m 2α2re αr Ze24π0re αrEre αr సమీకరణంలో దీనిని ప్రతిక్షేపిద్దాం e αr పదం అంతటా రద్దు చేయబడుతుంది కాబట్టి 22m 2α2r Ze24π0rEr మిగిలి ఉంది ఇప్పుడు ఒకే పవర్ ఉన్న టర్మ్స్ ఒకేలా ఉండాలి మరియు ఇది వెంటనే 2m2 Ze24π00 అని చెబుతుంది మరియు 22m2E ఇది ఆటోమాటిక్ గా సంతృప్తి చెందింది ఎందుకంటే 22mE2 మరియు ఇది E |E|కి సమానం ఇదే మనం పని చేస్తున్న విషయం కానీ ఈ సమీకరణం నాకు ఎనర్జీ ని ఇస్తుంది ఎందుకంటే ఇది 2m2mE2 అనేది 0 కి సమానమని నాకు చెబుతుంది అందువలన |E| విలువ m22Z2e44π02 గా వస్తుంది అందువల్ల ఈ స్టేట్ కి ఎనర్జీ Z2e4m322022 ఇది 13 6Z2 ఎలక్ట్రాన్ వోల్ట్లుగా ఉంటుంది కాబట్టి ఇది గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ అని మనము కనుగొన్నాము గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ కోసం వేవ్ ఫంక్షన్ R విలువ Cnre αrrY00θϕ అవుతుంది కాబట్టి ఈ స్టేట్ e αr Y00Cn కాబట్టి గ్రౌండ్ స్టేట్ r 0 వద్ద ఫైనైట్ గా కనిపిస్తుంది మరియు ఇది విపరీతంగా క్షీణిస్తుంది అది e αrY00 ఇప్పటికీ l 0 వద్ద విశ్లేషిస్తాము అధిక విలువ కల పోలీనోమీయల్ అయిన పరిష్కారాన్ని తెలుసుకుందాం కాబట్టి నేను u ను arbr2e αr గా ఉంచబోతున్నాను కాబట్టి దీనిలో n యొక్క అత్యధిక పవర్ 2 మీరు మళ్లీ ura2bre αr αarbr2e αr మరియు ur2be αr 2αa2bre α2arbr2e αr ను లెక్కించాలి మనము ఈ n ని ప్రతిక్షేపిస్తాము కాబట్టి తర్వాత స్టెప్ u కోసం సమీకరణంలో దీన్ని ప్రతిక్షేపించండి తర్వాత సమాన పవర్ కోసం గుణకాలను సమం చేయండి దీన్ని చేస్తే ఈ సందర్భంలో E అనేది 122Z2e4m322022 గా ఉన్నట్లు మీరు కనుగొంటారు urarbr2cr3 తీసుకొని సమీకరణంలో ప్రతిక్షేపిస్తే E 132 అని కనుగొంటారు కాబట్టి మీరు ఈ అభ్యాసం చేస్తే మీకు లభించేది ఏమిటంటే l విలువ అనేది ఎనర్జీ 0 కలిగి ఉన్న ఒక స్టేట్ కు 13 6Z2n2 ఇక్కడ n అనేది u పోలీనోమీయల్ యొక్క డిగ్రీ కాబట్టి నేను దానిని మీకు వదిలివేస్తాను మీరు ఉన్నత మరియు ఇంకా ఎక్కువ పవర్ లకు కూడా పరిష్కరించవచ్చు మనం l 1 కేసును కూడా తీసుకుందాం ఇప్పుడు l 1 u కోసం r 0 ఉన్నప్పుడు u కోసం rl1 అనేది r2 అని గుర్తుంచుకోండి కాబట్టి మీరు తీసుకునే r కి కనీస పవర్ r2 ఈ సందర్భంలో నేను u ని r2e αrగా తీసుకోబోతున్నాను అందువలన ur2re αr αr2e αr మరియు ur2e αr 2αre αr×22r2e αr కాబట్టి ఇది 2e αr4αre αr2r2e αr గా వస్తుంది దీనిని ఈ ఈక్వేషన్ లో ప్రతిక్షేపిద్దాం కాబట్టి నాకు 22m24αr2r2e αr222mr2r2e αr Ze24π0re αrEr2e αr వస్తుంది e αr మొత్తంగా రద్దు చేయబడింది మరియు నేను r యొక్క సమాన పవర్ కలిగిన పదాలను సమం చేసినప్పుడు నాకు మైనస్ 2m222m0 వస్తుంది కాబట్టి అలా చేద్దాం ఈ పదం మొదటి పదం 0 తో రద్దు చేయబడుతుంది పదాలను పవర్ r తో సమానం చేయండి మరియు 22m4α Ze24π00 ను పొందుతాను మరియు ఇది నాకు ఎనర్జీ ని ఇస్తుంది మరియు చివరి పదం E r2 పదం వాస్తవానికి ఈ 2 పదాలతో రద్దు చేయబడుతుంది అది ప్రాథమికంగా E |E| ఇస్తుంది ఇది మనకు ఇప్పటికే తెలుసు కాబట్టి ఆకుపచ్చ రంగులో ఈ పదం ద్వారా ఎనర్జీ నిర్ణయించబడుతుంది కనుక ఇది మళ్లీ రద్దు చేయబడుతుంది ఇది నాకు 2 వస్తుంది కాబట్టి నేను 22mαZe24π0 ను పొందుతాను కాబట్టి 214m24Ze24π02 మరియు 2 అనేది 2mE2 తప్ప మరొకటి కాదు ఇది 14m24Ze24π02 కి సమానం E14m22Ze24π02 ను సరళీకృతం చేసిన తర్వాత ఇది మళ్లీ నాకు ఈ విలువ ఇస్తుందని మీరు చూస్తున్నారు ఇది | E| 1413 6Z2E తప్ప మరొకటి కాదు కాబట్టి r2 మైనస్ 13 6 Z స్క్వేర్ వద్ద 122 సార్లు ఎనర్జీ కి వెళ్లిపోతుందని మనం మళ్లీ చూస్తాము కాబట్టి చివరిగా దీని ద్వారా మనము తెలుసుకున్నది ఏమిటంటే u పోలీనామియల్ డిగ్రీ అనేది ఎనర్జీ ని నిర్ణయిస్తుంది మీరు మరొక దాని కోసం ప్రయత్నిస్తూ ఉండవచ్చు అప్పుడు అది నాకు ఏమి ఇస్తుంది ఒకవేళ uri1nairi అయితే ఎనర్జీ అనేది n మీద ఆధారపడి ఉంటుంది En 13 6Z2n2 E విలువ l పై ఆధారపడదని గుర్తుంచుకోండి కాబట్టి ఇది హైడ్రోజన్అణువు En మీద ఆధారపడి ఉండకపోవడం యాదృచ్చికం కానీ r ఆధారపడుతుంది కాబట్టి వేవ్ ఫంక్షన్ n l మరియు m అని వ్రాయబడుతుంది మరియు ఇదిRnlrYlmθϕ కాబట్టి r అనేది l మీద ఆధారపడి ఉంటుంది కానీ ఎనర్జీ అలా ఉండదు మరియు మీరు దీన్ని చేసినప్పుడు ఈ పరిష్కారంలో ఏమి కనిపిస్తుంది అంటే l విలువ n 1 కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి దీని అర్థం l అనేది 0 1 2 మరియు n 1 వరకు ఉంటుంది ఇంకో విషయం ఏమిటంటే m నేను mz l మరియు l మధ్య పరిమితం చేయబడింది అని వ్రాస్తాను ఇది l l1 0 1 2 l1వరకు mZ విలువ ఉంటుంది కాబట్టి n వ లెవెల్ లో ఎలక్ట్రాన్ ల సంఖ్య ఉంటుంది కాబట్టి ప్రతి n కోసం నాకు అదే ఎనర్జీ తో ఎనర్జీ స్థాయిలను కలిగి ఉన్నాను ఎందుకంటే ఇది n 0 1 l 1 వరకు మాత్రమే ఆధారపడి ఉంటుంది l లెవెల్ స్ మరియు ప్రతిదానికి నేను mz తో 2l1 స్టేట్ లను కలిగి ఉన్నాను మరియు పౌలి ఎక్స్క్లూషన్ సూత్రం కారణంగా ప్రతిదానికి రెండు ఎలక్ట్రాన్ లు ఉండవచ్చు కాబట్టి మనకు లభించేది n వ లెవెల్ లో ఎలక్ట్రాన్ ల సంఖ్య l0n 12l1×2 కాబట్టి ఇది నాకు 4l0n 1l2l0n 11 ను ఇస్తుంది కాబట్టి ఇది 4nn 122×n గా వస్తుంది కాబట్టి ఇది 2 n అవుతుంది కాబట్టి ఇది 2n2 2n2n గా వస్తుంది ఇది 2 n 2 కాబట్టి n వ లెవెల్ లో గరిష్టంగా ఎలక్ట్రాన్ల సంఖ్య 2n2 కి సమానం కాబట్టి ఈ ఉపన్యాసంలో నేను చేసినది మీకు ఒక సూచనగా హైడ్రోజన్అణువు సమస్య ఎలా పరిష్కరించబడుతుందో చెప్పాను కాబట్టి ఈ ఉపన్యాసాన్ని ముగించడానికి ముందు మనము చేసినది సంక్షిప్తంగా చూద్దాము ఒకటి హైడ్రోజన్లాంటి సిస్టమ్ ల కోసం ష్రోడింగర్ సమీకరణాన్ని ఏర్పాటు చేయడం రెండవది uri1nairie αr ఇక్కడ 2mE2 అప్పుడు En 13 6Z2n2 కనుగొనబడింది ఇక్కడ n ఈ ఎనర్జీ కి రివర్స్ అవుతుంది చివరగా E విలువ n పై మాత్రమే ఆధారపడి ఉంటుంది RnlYln అనేది nln వేవ్ ఫంక్షన్ మరియు n వ లెవల్ 2 n 2 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది దీనితో మనము హైడ్రోజన్ అణువుపై చర్చను ఇంతటితో ముగిస్తాము మరియు వచ్చే వారం మనము ఈ రేడియల్ ఈక్వేషన్ యొక్క న్యూమెరికల్ సొల్యూషన్ తో ప్రారంభిస్తాము